హలో స్వాగతం కావున ఈ ఉపన్యాసంలో మనము VLSI ఫిజికల్ డిజైన్ ఆటోమేషన్లోని కొన్ని దశలను పరిశీలిస్తాము మనం తరువాత మాడ్యూల్లో మరింత వివరంగా చర్చిస్తాము కాబట్టి లెక్చర్ టైటిల్ VLSI ఫిజికల్ డిజైన్ ఆటోమేషన్ పార్ట్ వన్ కాబట్టి ఇక్కడ మనం VLSI ఫీజికల్ డిజైన్ సైకిల్ లో ప్రధాన దశలను పరిశీలిస్తే ఇక్కడ నేను కొన్నింటిని లిస్ట్ చేసాను వాస్తవానికి ఇవి ఈ కోర్సులో నేను చర్చించబోయే ప్రత్యే క దశలు కాబట్టి నేను VLSI ఫీజికల్ డిజైన్ గురించి మాట్లాడినప్పుడల్లా మళ్ళీ రిపీట్ చేస్తాను నా వద్ద ఇప్పటికే సర్క్యూట్ నెట్లిస్ట్ అందుబాటులో ఉందని నేను అనుకుంటున్నాను సాధారణంగా ఇది ట్రాన్సిటర్ లెవల్ నెట్లిస్ట్ ఇది గెట్ లెవల్ నెట్లిస్ట్ కావచ్చు ఇవి స్టాండర్డ్ సెల్ లైబ్రరీలకు టెక్నాలజీను మ్యాప్ చేయవచ్చు కాబట్టి ఆ రకమైన నెట్లిస్ట్ ఇప్పటికే నాకు అందుబాటులో ఉందని నేను అనుకుంటాను ఇప్పుడు నేను ఫైనల్ లేఅవుట్ను రూపొందించడానికి ఫిజికల్ డిజైన్ ఆటోమేషన్ దశల యొక్క ఆర్డర్ ను చూస్తాను కాబట్టి పార్టీషనింగ్ మరియు ఫ్లోర్ ప్లానింగ్ ప్రధాన దశలు తరువాత ప్లేస్ మెంట్ తరువాత రౌటింగ్ చాలా ముఖ్యమైన దశలు తరువాత స్టాటిక్ టైమింగ్ అనాలిసిస్ సిగ్నల్ ఇంటెగ్రిటీ క్రాస్స్టాక్ సమస్యలు క్లాక్ మరియు పవర్ టైమింగ్ డిజైన్ మరియు చివరిగా ఫిజికల్ వెరిఫికేషన్ మరియు డిజైన్ సైన్ ఆఫ్ చేసి మనము సిద్ధంగా ఉన్న మన ఫైనల్ డిజైన్ ను ఫాబ్రికేషన్ ఫెసిలిటీ కి పంపి డివైస్ యొక్క చిప్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తాము కాబట్టి మొదటి దశ ఫ్లోర్ప్లానింగ్తో ప్రారంభిద్దాం ఫ్లోర్ప్లానింగ్ అంటే ఏమిటి అనేక సర్క్యూట్ బ్లాక్లు సిలికాన్ ఫ్లోర్ పైన వేసి ప్రతి బ్లాకులకు రఫ్ గా స్థానాన్ని నిర్ణయించడం షేప్స్ ను నిర్ణయించడం పిన్ స్థానాలను నిర్ణయించడం నేను చాలా విషయాలను ప్రస్తావించానని మీరు అనుకుంటున్నారు మనం మంచిగా మెచ్చుకోగలిగే ఒక అనాలోజి గురించి మాట్లాడుకుందాం మీరు మొదటి నుండి ఒక ఇంటిని నిర్మిస్తున్నారని అనుకుందాం అంటే మీరు కొన్న ప్లాట్ లో ఎవరూ ఏమి కట్టలేదు కాబట్టి మీకు ఫ్లోర్ ఏరియా ఉంది మీరు మీ ఫ్లోర్ప్లాన్ మరియు గదులు ను సృష్టించాలనుకుంటున్నారు స్పేసింగ్ మొదలైనవాటిని స్వంత డిజైన్తో క్రియేట్ చేయాలనుకుంటున్నారు విభిన్న దశలను మనం చూస్తే నేను ఒక అనాలోగి ను తీసుకుంటా కాబట్టి ఫ్లోర్ప్లానింగ్లో మనం అనేక సర్క్యూట్ బ్లాక్లను ఉంచాలి కాని ఇక్కడ మీరు ఒక ఫ్లోర్ కి 2 బిహెచ్కె ఇల్లు అని అనుకుందాం ఇక్కడ మన బ్లాక్లు 2 బెడ్రూమ్లు 2 మరుగుదొడ్లు 1 డ్రాయింగ్ కమ్ డైనింగ్ గది 1 వంటగది మరియు 1 బాల్కనీ లను మనం ఉంచాలనుకుంటున్న బ్లాక్స్ అవుతాయి ఇప్పుడు ఈ బ్లాకుల యొక్క సుమారు సైజు గురించి మనకు ఒక ఆలోచన ఉంటుంది ఎందుకంటే మీ 2 బెడ్ రూములు ఎంత పెద్దవిగా ఉండాలి డ్రాయింగ్ రూమ్ ఎంత పెద్దదిగా ఉండాలి అని మనకు తెలుసు కానీ ఖచ్చితమైన షేప్ మరియు కాన్ఫిగరేషన్ ఇంకా నిర్ణయించబడలేదు ఇతర బ్లాక్లను మీరు ఉంచినప్పుడుమనం దానితో పాటు ప్లాన్ చేయవచ్చు ఉదాహరణకు డ్రాయింగ్ రూమ్ అది ఒక స్క్వేర్ లా ఉండాలి అది కాస్త రెక్టాఅంగెల్ షేప్స్ లో అనా అది l షేప్ లో అనా మరియు మొదలైనవి కాబట్టి వీటి యొక్క ఖచ్చితమైన షేప్స్ ఈ దశలో బ్లాక్స్ నిర్ణయించబడాలి VLSI ఫ్లోర్ప్లానింగ్లో నేను పిన్ స్థానాల గురించి ప్రస్తావించాను ఇక్కడ ఈ అనాలోజి లో పిన్ స్థానాలు డోర్స్ మరియు కిటికీల యొక్క ఖచ్చితమైన స్థానానికి అనుగుణంగా ఉంటుంది కాబట్టి మీరు వేర్వేరు బ్లాకులను అవసరమైతే తలుపులు కిటికీలు మరియు కారిడార్లను కనెక్ట్ చేయడానికి ఎక్కడ ఉంచాలనుకుంటున్నారు కాబట్టి ఈ 2 సమస్యల మధ్య చాలా అనాలోజి ఉంది కాబట్టి VLSI లో మనము ఇదే విధమైన ఒక దాన్ని చూస్తాము నాకు వేర్వేరు బ్లాక్స్ ఉన్నాయి నాకు సిలికాన్ యొక్క ఫిక్స్డ్ ఏరియా ఉంది ఇక్కడ ప్రతిదీ ఉంచాలి నేను తాత్కాలికంగా కనుగొనాలి లేదా దీన్ని ఎక్కడ ఉంచాలో పరిష్కరించాలి మరియు బ్లాక్స్ ఫ్లెక్సిబుల్ గా ఉంటే నేను ఉదాహరణకు సైజ్ లను సర్దుబాటు చేయవచ్చు10 బై 10 యూనిట్ల వైశాల్యం ఉన్న ఒక బ్లాక్ నా దగ్గర ఉందనుకుంటే ఈ సమయం లో దాని లేఔట్ ఇంకా ఫిక్స్ చేయబడలేదు కాబట్టి నేను వాటిని చాలా విభిన్న విధాలుగా ఉంచగలను టోటల్ ఏరియా 100 చదరపు యూనిట్లు అని నాకు తెలుసు కాబట్టి నేను దీన్ని ఇలా వేయగలను నేను దానిని 20 బై 5 గా వేయగలను నేను 5 బై 20 గా వేయగలను 25 బై 4 గా వేయగలను కాబట్టి అక్కడ నాకు చాలా ఎంపికలు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఫ్లోర్ప్లానింగ్ సమయంలో మీరు ఈ ఎంపికల గురించి తెలుసుకోవాలి మరియు వీటిలో ఏది మీకు ఉత్తమమైన పరిష్కారాలను ఇస్తుందో తెలుసుకోవాలి ఇప్పుడు ఇది ఫుల్ కస్టమ్ డిజైన్ కోసం తప్పనిసరి దశ ఇప్పుడు మళ్ళీ ఇక్కడ మనము డిజైన్ స్టైల్ సంబంధిత సమస్యలను చూస్తాము మీరు అన్ని సెల్ లను వరుసలలో ఉంచిన సెమీ కస్టమర్ల ప్రామాణిక సెల్ బేస్ డిజైన్ల గురించి ఆలోచిస్తారు కాబట్టి ఇప్పుడు నా ప్లేస్మెంట్ సమస్య అన్ రెస్ట్రిక్ట్డ్ కాదు నేను ఎక్కడైనా ఏదైనా ఉంచగలనని కాదు ఒక బ్లాక్ లేదా సెల్ లో నేను వరుసలలో ఒకదానిలో మాత్రమే ఉంచగలను కాబట్టి ఫ్లోర్ప్లానింగ్ సమస్య పార్స్ స్టాండర్డ్ సెల్ డిజైన్ లో లేదు FPGA గేట్ అర్రే కోసం కూడా లేదు FPGA ఫ్లోర్ప్లానింగ్ లో లేనందున మీరు CLB యొక్క ఏకైక ప్లేస్మెంట్లో ఒకదానికి సర్క్యూట్ మాడ్యూల్ను ఉంచాలి ఫ్లోర్ప్లానింగ్ మనం అక్కడ చేయనవసరం లేదు అయితే కొన్నిసార్లు మనం అక్కడ కొంత ఫ్లోర్ప్లానింగ్ను ఉపయోగించవచ్చు ఎందుకంటే డిలెస్ ఇంటర్ కనెక్షన్ డిలే తక్కువగా ఉండటానికి కొంత సర్క్యూట్ భాగాన్ని FPGA యొక్క ఒక భాగానికి కేటాయించాలని మనం అనుకుంటాము కొన్ని బ్లాక్లను తప్పనిసరిగా CLB లకు మ్యాప్ చేయమని బలవంతం చేయడానికి FPGA సాఫ్ట్వేర్తో ఇంటర్ కనెక్ట్ అయ్యే మార్గాలు ఉన్నాయి ఇవి మీరు పేర్కొనగలిగే దీర్ఘచతురస్రాకార ప్రాంతానికి సమీపంలో ఉన్నాయి ఇప్పుడు ఫ్లోర్ప్లానింగ్కు ముందు లేదా ఫ్లోర్ప్లానింగ్తో పాటు పార్టీషనింగ్ ను కాల్ చేసే మరో దశలు ఉన్నాయి పార్టీషనింగ్ వివిధ కారణాల వల్ల నిర్వహించబడుతుందని మనం చూస్తున్నాము నేను ఈ స్లయిడ్ను వివరించే ముందు మీకు చెప్తాను నేను చాలా పెద్ద డిజైన్ను కలిగి ఉన్నానని అనుకుందాం నేను చిప్ను తయారు చేయగలిగే ఒక నిర్దిష్ట సాంకేతిక పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాను ఉదాహరణకు చిప్లో 1 మిలియన్ గెట్స్ను కల్పించగల సామర్థ్యం నాకు ఉంది కాని నా డిజైన్లో 2 5 మిలియన్ల చిప్స్ ఉన్నాయని నేను చూస్తున్నాను కాబట్టి నాకు తెలిసిన విషయం ఏమిటంటే నేను నా డిజైన్ను 3 చిప్లుగా విభజించాలి నేను 1 చిప్లో ఉంచాలనుకున్నా చెయలేను కాబట్టి నా మొత్తం డిజైన్ను 3 గా ఎలా విభజించాలో మనం పార్టీషన్స్ అని కూడా చెప్పవచ్చు అంటే ప్రతి పార్టీషన్ సైజ్ 1 మిలియన్ కంటే తక్కువగా ఉండాలి మరియు మరొక చాలా అవసరమైన విషయం ఏమిటంటే పార్టీషన్స్ మధ్య కనెక్షన్ల సంఖ్యను తగ్గించాలి ఎందుకంటే 2 చిప్ల మధ్య 1000 కనెక్షన్లు అవసరమయ్యే పరిస్థితిని నేను ఇష్టపడను ఎందుకంటే మన చిప్ ను చూస్తే డిలే యొక్క మాగ్నిట్యూడ్ క్రమంగా పెరుగుతుంది కాబట్టి చాలా ఇంటర్ కనెక్షన్లు చిప్ లోపల ఉండాలని నేను కోరుకుంటున్నాను చిప్స్ మధ్య కొన్ని కనెక్షన్లు మాత్రమే వెళ్తాయి అదేవిధంగా ఇక్కడ మనకు ఒక ఉదాహరణ ఉంది ఇక్కడ గేట్ లెవెల్ నెట్లిస్ట్ ఉందని మనం చూడవచ్చు కాబట్టి 48 గేట్లు ఉన్నాయి నేను దానిని 3 పార్టీషన్స్ గా విభజించాలనుకుంటున్నాను అనుకుందాం క్రింద ఉన్న రేఖాచిత్రం మంచి పార్టీషన్ ను చూపిస్తుంది ఇక్కడ మనం 3 పార్టీషన్స్ ను వేర్వేరు షేడ్స్లో చూడవచ్చు ఇక్కడ ఈ పార్టీషన్ యొక్క పరిమాణాలు 15 16 మరియు 17 పరిమాణంలో సమానంగా ఉన్నాయని మనం చూస్తాము మరియు మనం పార్టీషన్స్ మధ్య కొన్ని ఇంటర్ కనెక్షన్ వర్డ్స్ ను చూస్తాము మొదటి మరియు రెండవ పార్టీషన్స్ మధ్య 4 కనెక్షన్లు ఉన్నాయి కాబట్టి ఈ కట్ పరిమాణం 4 అని మేము చెప్తాము అదేవిధంగా రెండు మరియు మూడు మధ్య 4 కనెక్షన్లు ఉన్నాయి ఈ కట్ సైజ్ కూడా 4 మొదటి మరియు మూడవ దానికి ఏదీ లేదు అని చూడవచ్చు కాబట్టి ఇది మంచి పార్టీషన్ అని మనం చెప్పగలం కాబట్టి ఈ పార్టీషనింగ్ ను నేను ఏ స్థాయిలోనైనా చిప్స్ పరంగా చాలా ఎక్కువ స్థాయిలో మాట్లాడగలను మనం దీన్ని చేయగలము మనం దీన్ని ఏ స్థాయిలోనైనా చేయవచ్చు కాబట్టి సాధారణంగా పార్టీషనింగ్ మినీ ప్లేస్మెంట్ లేదా ఫ్లోర్ ప్లానింగ్ కన్నా ఒక ముఖ్యమైన దశ ఇప్పుడు ఒక ఫ్లోర్ప్లానింగ్ను చూద్దాం ఈ రేఖాచిత్రంలో ఇక్కడ ఫ్లోర్ప్లాన్ యొక్క రెప్రెసెంటేషన్ ఫ్లోర్ప్లాన్ ఎలా రెప్రెసెంట్ చేస్తామో చూపిస్తాము ఇక్కడ ఎడమ వైపున ఉన్న రేఖాచిత్రం వలె మనం 1 2 3 4 5 6 7 8 ఇది 5 మోడ్యుల్స్ లేదా బ్లాకులను సూచిస్తుంది అక్కడ ఏరియా సుమారుగా దాని పరిమాణాలను సూచిస్తాయి కదా ఇప్పుడు ఇది నేను చేసిన ఫ్లోర్ప్లాన్ అయితే ఇంటి పరంగా నేను ఈ 4 నా డ్రాయింగ్ రూమ్ ఈ 7 మరియు ఈ 2 నా బెడ్రూమ్లు ఈ 1 నా వంటగది మరియు మొదలైనవి కావచ్చు కాబట్టి ఒకసారి నేను ఈ విధమైన ఫ్లోర్ప్లాన్ను కలిగి ఉన్నాను నేను దానిని ఒక సాధారణ VLSI సర్క్యూట్లో ఎలా రెప్రెసెంట్ చేస్తాను వేలాది బ్లాక్లు ఉన్న పరిస్థితి గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి వాటిని ఎలా నిర్వహించాలో వాటిని ఎలా రెప్రెసెంట్ చేయాలో నేను సమర్థవంతంగా కొన్ని మానిప్యులేషన్స్ ను నిర్వహించాలి నేను మంచి లేదా సమర్థవంతమైన ఫ్లోర్ప్లాన్ ను చేయగలను కాబట్టి ఇక్కడ మనం ఒక ట్రీ పరంగా ఫ్లోర్ప్లాన్ను సూచించే కొన్ని మార్గాలను చూపిస్తాము ఈ ట్రీ ఒక కట్ ను సూచిస్తుంది ఇక్కడ చూడండి నోడ్లు ప్లస్ లేదా స్టార్గా గుర్తించబడతాయని మనం చూడవచ్చు కాబట్టి నా ఉద్దేశ్యం ఏమిటంటే ఈ ప్లస్ అంటే హారిజంటల్ కట్ మరియు స్టార్ అంటే నిలువుగా కట్ చేయడం అంటే దీని అర్థం ఏమిటి నాకు ఫ్లోర్ప్లాన్ ఉందని అనుకుందాం అక్కడ నాకు 2 బ్లాక్స్ A మరియు B నిలువుగా పార్టీషన్ తో వేరు చేయబడ్డాయి కాబట్టి ఇది నేను ఈ క్రింది విధంగా సూచిస్తున్నాను అదేవిధంగా నాకు 2 బ్లాక్స్ C మరియు D హారిజంటల్ పార్టీషన్స్ ద్వారా రెప్రెసెంట్ చేస్తే నేను దీనిని ఇలా సూచిస్తాను కొంచెం మిశ్రమమైన మరొక ఉదాహరణను తీసుకుందాం నాకు ఇది ఉందని అనుకుందాం కాబట్టి నేను రెప్రెసెంట్ చేస్తున్న విధానం ఏమిటంటే మొదట నేను ఈ వర్టికల్ కట్ ను ఉపయోగిస్తాను కాబట్టి స్టార్ కాబట్టి ఒక వైపు అది A మరియు మరొక వైపు ఈ మొత్తం ఈ మొత్తం విషయాలు మళ్ళీ హారిజంటల్ కట్ ను కలిగి ఉన్నాయి కాబట్టి ప్లస్ B మరియు C కాబట్టి ఇది ఫ్లోర్ప్లాన్కు రెప్రెసెంట్ చేసే ఒక మార్గం కాబట్టి ఇప్పుడు మనం మరోసారి ఈ ఉదాహరణకి వద్దాం ఈ ఉదాహరణలో ఇది సాధ్యమయ్యే ట్రీ రెప్రెసెంటేషన్ ఎందుకంటే ఇది దిగువ స్థాయి నుండి ప్రారంభించడం వంటిది కాదు 3 మరియు 6 వర్టికల్ లైన్ ద్వారా హారిజాంటల్ లైన్ ద్వారా అనుసంధానించబడి వున్నాయి కాబట్టి 3 6 3 6 కలిసి ఒక హారిజాంటల్ లైన్ ద్వారా 1 కి అనుసంధానించబడి ఉంది కాబట్టి మళ్ళీ ప్లస్ 3 6 మరియు 1 2 5 వర్టికల్ లైన్ ద్వారా కనెక్ట్ చేయబడింది 2 స్టార్ 5 తరువాత ఇది మరియు 4 తో హారిజాంటల్ లైన్ ద్వారా అనుసంధానించబడతాయి ప్లస్ 4 మరియు ఈ మొత్తం మరియు ఈ మొత్తం విషయం వర్టికల్ లైన్ ద్వారా అనుసంధానించబడి ఉన్నాయి కాబట్టి మళ్ళీ ఒక స్టార్ ఇది మరియు ఇది మరియు మరొక వైపు 8 మరియు 7 హారిజంటల్ లైన్ మరియు ఇది మళ్ళీ వర్టికల్ లైన్ తో ఇప్పుడు ఇది ఒక ట్రీ ఇది గ్రాఫికల్ రెప్రెసెంటేషన్ ఇప్పుడు కంప్యూటర్ సైన్స్ డేటా స్ట్రక్చర్ ని అధ్యయనం చేసిన వారికి అలాంటి ట్రీ బైనరీ ట్రీ అని ఇది వర్టెక్స్ నోడ్లలో కొన్ని ఆపరేటర్లు ఉంటుందని తెలుసుంటుంది మరియు ఈ సందర్భంలో కొన్ని మాడ్యూల్స్ లీఫ్ నోడ్స్ దీనిని పోలిష్ పోస్ట్ఫిక్స్ నొటేషన్స్ అని పిలుస్తారు కాబట్టి పోలిష్ పోస్ట్ ఫిక్స్ నొటేషన్స్ అంటే ఏమిటి మీరు ఈ AB మరియు స్టార్ ని చూస్తే ఇది నేను మొదట 2 లీఫ్ నోడ్స్ గా రెప్రెసెంట్ చేస్తాను ఆపై పైన ఉన్న AB స్టార్లోని ఆపరేటర్ నేను ఇలా వ్రాస్తాను దీన్ని నేను CD ప్లస్ అని వ్రాస్తాను నేను మొదట ఈ 1 వెళ్తుంది అని రాస్తాను B C ప్లస్ నేను మొదట చేస్తాను దీన్ని A మరియు ఇది చేస్తాను తరువాత ఈ మొత్తం స్టార్ ఈ విధంగా పోలిష్ పోస్ట్ ఫిక్స్ నొటేషన్స్ వ్రాయబడ్డాయి మరియు ఇది నా యునీక్ నొటేషన్ దీనికి ఎటువంటి పరాంథేసిస్ లేదా బ్రాకెట్లు అవసరం లేదు కాబట్టి మనకు ఎదురైన ఏ ఆపరేటర్ అయినా మునుపటి 2 ఒపెరాండ్లలో పనిచేస్తుందని మనకు తెలుసు కాబట్టి ప్లస్ B మరియు C లలో పని చేస్తుంది మనకు ఏదైనా లభిస్తుంది స్టార్ A మరియు దీనిపై పని చేస్తుంది కాబట్టి మనం దీన్ని పొందుతాము కాబట్టి దశల వారీగా మనం కుడివైపుకి వెళ్ళవచ్చు కాబట్టి ఇక్కడ మనం కూడా ఇదే పని చేశామని మనం చూడవచ్చు 3 6 ప్లస్ అంటే ఈ 3 6 ప్లస్ 1 ప్లస్ అంటే 3 6 ప్లస్ మరియు 1 ప్లస్ 3 6 ప్లస్ మరియు 1 ప్లస్ 2 5 స్టార్ 2 5 స్టార్ ఇది అప్పుడు 4 తో 4 ప్లస్ మరియు ఈ మొత్తం మరియు ఈ మొత్తం స్టార్ అవుతుంది 8 7 ప్లస్ 8 7 ప్లస్ ఈ మొత్తం మరియు ఈ 8 7 ప్లస్ స్టార్ కాబట్టి ఇలా ముందుకు వెళ్తాము కాబట్టి ఇక్కడ మీరు దీన్ని పోస్ట్ఫిక్స్ నొటేషన్స్ అంటారు కాబట్టి ఫ్లోర్ప్లాన్ను పోస్ట్ఫిక్స్ నొటేషన్స్ వలె సూచించవచ్చు అది స్లైస్ చేయదగినది మీరు దీన్ని హారిజాంటల్ మరియు వర్టికల్ లైన్స్ గా కట్ చేయవచ్చు కానీ మనం వివరంగా చర్చించినప్పుడు ఈ నొటేషన్స్ లో రెప్రెసెంట్ చేయలేని కొన్ని ఫ్లోర్ప్లాన్లు ఉన్నాయని మనము తరువాత చూస్తాము 5 బ్లాక్స్ ABCDE ఉన్నాయని అనుకుందాం కానీ ఈ ఫ్లోర్ప్లాన్ను కట్ చేయగల హారిజంటల్ లేదా వర్టికల్ లైన్స్ లేవు కాబట్టి ఇక్కడ మీరు ప్లస్ ఉపయోగించలేరు మీరు స్టార్ ఉపయోగించలేరు దీనిని అలా రెప్రెసెంట్ చేయలేము కాబట్టి ఈ రకమైన ఫ్లోర్ప్లాన్లను ఎలా నిర్వహించాలో మనం తరువాత చూద్దాం కాబట్టి మనం ఫ్లోర్ ప్లానింగ్ తరువాత చర్చించబోయే విషయం ప్లేస్మెంట్ చూడండి ఫ్లోర్ప్లానింగ్ సమయంలో మనము బ్లాక్ల యొక్క అప్ప్రోక్సిమేట్ లొకేషన్స్ ను ఇప్పటికే పరిష్కరించాము ఫ్లాట్ డిజైన్ కు సంబంధించి మనము మళ్ళీ చెప్పినట్లుగా ఇక్కడ నా మొదటి గది ఇక్కడ ఈ రెండవ గది ఇక్కడ భోజన స్థలం మరియు మొదలైనవి ఉన్నాయని చెప్పాను నేను తాత్కాలికంగా స్థానాలను పరిష్కరించాను కాని ఒక ప్రశ్న ఏమిటంటే ప్రజలు ఈ గది నుండి ఆ గదికి ఎలా వెళతారు అనేది తదుపరి ప్రశ్న కాబట్టి దాని కోసం పని చేయడానికి మరియు వారి విధానాన్ని చేరుకోవడానికి నాకు కొన్ని అదనపు కారిడార్లు అవసరం కాబట్టి VLSI డిజైన్ కు సంబంధించి నాకు కొంత అదనపు స్థలం కావాలి రౌటింగ్ ఏరియా లు అని పిలవబడే వాటి ద్వారా బ్లాక్లను అనుసంధానించవచ్చు కాబట్టి ప్లేస్మెంట్ సమస్య చెప్తోంది ఏంటంటే వున్న బ్లాక్ల సమితి లో డిఫైన్డ్ షేప్స్ మరియు పిన్ లొకేషన్స్ ఇంటర్ కనెక్షన్లను అమలు చేయడానికి మీరు బ్లాకుల మధ్య తగినంత స్థలాన్ని ఉంచడమే కాదు లేఅవుట్ల స్థానాన్ని నిర్ణయించాలి కాబట్టి ఇక్కడ ఇంటర్కనెక్షన్ మోడలింగ్ మరియు కాస్ట్ ఎస్టిమేషన్స్ ముఖ్యమైనవి ఎందుకంటే మనం తర్వాత చేయబోయే ఖచ్చితమైన ఇంటర్ కనెక్షన్ను సందేహించవచ్చని మనం చూస్తాము కానీ ఇప్పుడు మీరు కొంత స్థలాన్ని ఉంచడానికి ప్రయత్నిస్తున్నారు మరియు మీ ఎస్టిమేటేడ్ కాస్ట్ ని తగ్గించే విధంగా బ్లాక్లను ఆప్టిమం వే లో ఉంచుతాము మనం రౌటింగ్ కాస్ట్ యొక్క సింపుల్ ఎస్టిమేషన్ ను ఉపయోగించాలి తద్వారా మీరు 2 ప్రత్యామ్నాయ ప్లేస్మెంట్ పరిష్కారాల మధ్య ఎవాల్యూయేట్ చేయవచ్చు మరియు పోల్చవచ్చు ఇది ఇతర వాటి కంటే ఖరీదైనదని మీరు చూడవచ్చు కాబట్టి మనం దీన్ని తీసుకుంటాము కొన్ని డిజైన్ స్టైల్స్ FPGA మరియు సెమీ కస్టమ్ స్టాండర్డ్ సెల్ బేస్డ్ లో నేను చెప్పినట్లుగా ఫ్లోర్ప్లానింగ్ మరియు ప్లేస్మెంట్ సమస్యలు ఒకేలా ఉంటాయి అవి భిన్నంగా వుండవు కానీ ఫుల్ కస్టమ్ కోసం అవి విడిగా చేయాలి కాబట్టి ఈ స్టాండర్డ్ సెల్ దృష్టాంతాన్ని మరోసారి చూద్దాం ఒక స్టాండర్డ్ సెల్ చిప్ ఫ్లోర్ ప్లాన్ IO పిన్లతో ఇలా ఉంటుంది బౌండరీ ల్లోని IO సెల్స్ మరియు రోస్ ఈ స్టాండర్డ్ సెల్స్ మధ్యలో రౌటింగ్ ఛానెల్లతో ఉంటాయి కాబట్టి సాధారణ ప్లేస్మెంట్ సమస్య ఇక్కడ ఉంటుంది నేను ఇంతకు ముందే మళ్ళీ ప్రస్తావించాను ఒక సెల్ ని ఒక రో లో ఎలా ఉంచాలో మరియు మీరు ఈ సెల్ లను ఉంచిన తర్వాత మీరు రౌటింగ్ ఛానెల్ల ఖర్చును అంచనా వేయవచ్చు మరియు దాని కోసం మీరు తగినంత స్థలాన్ని ఉంచవచ్చు మీరు స్టాండర్డ్ సెల్ కోసం చూస్తే సమస్య కష్టం కాదు మీ స్థలం కొంచెం తక్కువగా ఉందని మీరు తర్వాత చూస్తే మీరు రో ను మొత్తం కొద్దిగా పైకి లేదా క్రిందికి తరలించవచ్చు కాబట్టి మీరు ఆ సర్దుబాటు తరువాత చేయగలుగుతారు కాని సాధారణంగా చెప్పాలంటే ఫుల్ కస్టమ్ విషయం అంటే చాలా బ్లాక్స్ ఉన్న చోట ఒక బ్లాక్ చుట్టూ తిరగడం అంత సులభం కాదు ఇక్కడ స్థలాన్ని తయారు చేయడానికి ఒక బ్లాక్ను తరలించడం వల్ల సమస్యను సరిగ్గా సృష్టించగల మరొక వైపు స్థలం తక్కువగా ఉంటుంది కాబట్టి ఇది 1 మరియు మీరు చూడగలిగితే ఇక్కడ నేను 2 స్టాండర్డ్ సెల్ ప్లేస్మెంట్లను చూపించాను దీనిని బ్యాడ్ ప్లేస్మెంట్ అని పిలుస్తారు మరియు దీనిని గుడ్ ప్లేస్మెంట్స్ అని పిలుస్తారు కాబట్టి కనెక్షన్లు ఎంత క్లిష్టంగా ఉన్నాయో చూడటానికి ఇక్కడ ఇంటర్ కనెక్షన్ నేను స్ట్రెయిట్ లైన్స్ ద్వారా చూపించాను కాబట్టి మొదటి సందర్భంలో చాలా పెద్ద జిగ్జాగ్ లైన్స్ ఉన్నాయని మీరు చూస్తారు కాని రెండవ సందర్భంలో మీరు లైన్స్ ఎక్కువగా లోకల్ ఛానెల్లకు మాత్రమే పరిమితం అవుతాయని చూస్తారు మరియు ఛానెల్లలో కొన్ని కనెక్షన్లు మాత్రమే ఉన్నాయి కాబట్టి ఇది గుడ్ ప్లేస్మెంట్ కాబట్టి ప్లేస్మెంట్ యొక్క ప్రాముఖ్యత చాలా స్పష్టంగా ఉంది నాకు గుడ్ ప్లేస్మెంట్ ఉంటే నేను తరువాత చాలా సులభంగా రౌటింగ్ సమస్యను ఎదుర్కొనగలను అలాగే నేను పెర్ఫార్మన్స్ పరం గా చాలా ఎఫిషియంట్ గా ఉన్న తుది డిజైన్ కు రాగలను ఇది పనితీరు పరంగా మరింత సమర్థవంతంగా ఉంటుంది ఎందుకంటే నేడు ఇంటర్ కనెక్షన్ ప్రాంతం మరియు ఇంటర్ కనెక్షన్ డిలే సర్క్యూట్ల మొత్తం పనితీరును ఆధిపత్యం చేస్తున్నాయి కాబట్టి నేను నా ఇంటర్ కనెక్షన్ను సింపుల్ గా మరియు షార్ట్ గా ఉంచగలిగితే అది దీర్ఘకాలంలో నాకు సహాయపడుతుంది మీరు బ్లాక్లను ఉంచిన తర్వాత రౌటింగ్ వస్తుంది కాబట్టి బ్లాక్లు ఉంచిన తర్వాత నెట్లిస్టుల కోసం అన్ని కనెక్షన్లను పూర్తి చేయడానికి మీరు ఇంటర్కనెక్షన్ లైన్లను నడుపుతారు ఇప్పుడు రౌటింగ్ యొక్క వివిధ వర్గాలు చూస్తాము గ్రిడ్ రౌటింగ్ గ్లోబల్ రౌటింగ్ డీటైల్డ్ రౌటింగ్ క్లాక్ మరియు పవర్ రౌటింగ్ మొదలైన వాటి గురించి మాట్లాడుదాము మరియు విషయం ఏమిటంటే బ్లాక్ బాడ్ ప్లేస్మెంట్స్ నేను చెప్పినట్లుగా రౌటింగ్ సమస్యను చాలా కష్టతరం చేస్తాయి గ్రిడ్ రౌటింగ్ అంటే గ్రిడ్ రౌటింగ్ సమస్య అనేది చాలా సాధారణమైంది ఇది నా దగ్గర ఉందని చెప్పవచ్చు నేను రేఖాచిత్రంగా చూస్థాను నాకు లేఅవుట్ ఏరియా ఉంది ఇది నా మొత్తం సిలికాన్ ఫ్లోర్ మరియు నాకు ఇప్పటికే కొన్ని బ్లాక్స్ ఉన్నాయి అంటే ఇది అబ్స్టాకిల్స్ నేను ఈ బ్లాక్స్ ద్వారా ఇంటర్ కనెక్షన్ను అమలు చేయలేను ఇక్కడ ఉన్న పిన్ను ను కనెక్ట్ చేయదలిచిన చోట నాకు సమస్య ఉందని అనుకుందాం కాబట్టి సాధారణ సమస్య అయిన గ్రిడ్ రౌటింగ్ ఈ అడ్డంకులను అధిగమించడం ద్వారా ఈ రౌటింగ్ను ఎలా పూర్తి చేయాలో చెబుతుంది కాబట్టి చాలా ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయి కాబట్టి ఇది ఒక ప్రత్యామ్నాయ మార్గం అవుతుంది ఇప్పుడు మనము దీన్ని పూర్తి చేసిన తర్వాత అందువల్ల నాకు మరో సమస్య వస్తుంది కాని ఇక్కడ పిన్తో పిన్ని కనెక్ట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడు స్పష్టంగా మనము ఈ లైన్ ని ఒకే లేయర్ లో వేసినందున మీరు అదే మార్గాన్ని అనుసరించలేరు ఎందుకంటే క్రాస్ ఉంటుంది కాబట్టి ఇక్కడ బహుశా ఇలాంటి మార్గం తీసుకోవలసి ఉంటుంది కాబట్టి ఇది గ్రిడ్ రౌటింగ్ యొక్క సమస్య అబ్స్టాకిల్స్ ఉన్నాయి అనుసంధానించడానికి పాయింట్లు లేదా పిన్స్ ఉన్నాయి ఒక మార్గాన్ని నిర్ణయించడానికి అంటే సాధారణంగా సాధ్యమైనంత తక్కువ కోసం ప్రయత్నించండి తద్వారా మీరు ఇంటర్ కనెక్షన్ను పూర్తి చేయవచ్చు కాబట్టి దీనికి అదనంగా గ్లోబల్ రౌటింగ్ మరియు డీటైల్డ్ రౌటింగ్ సమస్య ఉన్నాయి కాబట్టి నేను ఇక్కడ ఒక ఉదాహరణ ఇవ్వగలను ఇక్కడ కొన్ని బ్లాక్స్ ఉన్నాయని అనుకుందాం కొన్ని పిన్ స్థానాలు ఏదో ఒక విధంగా కనెక్ట్ కావాలి రెండవ రేఖాచిత్రం గ్లోబల్ రౌటింగ్ ఫలితాన్ని చూపిస్తుంది గ్లోబల్ రౌటింగ్ అంటే ఇది పిన్లను ఖచ్చితమైన మార్గంలో అనుసంధాస్తుంది అని అర్థం కాదు కానీ ఇది సుమారుగా మార్గాన్ని కనుగొనడానికి ప్రయత్నిస్తుంది మీరు చెప్పినట్లుగా ఈ 2 పిన్లను ఈ భాగంలో కనెక్ట్ చేయాలి ఈ 2 పిన్లు ఈ భాగాన్ని ఉపయోగించవచ్చు ఈ పిన్ ఈ భాగాన్ని ఉపయోగించవచ్చు ఈ 2 పిన్లను కనెక్ట్ చేయడానికి నేను ఈ భాగాన్ని అనుసరించగలను ఎందుకంటే ఇతర ప్రత్యామ్నాయాలు ఉండవచ్చు ఉదాహరణకు ఈ కనెక్షన్ కు నేను ఇలాంటి మార్గాన్ని ఉపయోగించగలిగాను కాబట్టి ఇది సుమారుగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తుంది ఇది గ్లోబల్ రౌటింగ్ ఇప్పుడు గ్లోబల్ రౌటింగ్ పూర్తయిన తర్వాత మీరు ఒక్కొక్కసారి గా పరిగణించే ఈ వ్యక్తుల ప్రాంతాలలో ప్రతి ఒక్కటి ఖచ్చితమైన వైరింగ్ను పూర్తి చేయడానికి ప్రయత్నిస్తాము కాబట్టి ఇక్కడ నేను అన్ని లేయర్ లను ఒకే లేయర్లో చూపిస్తున్నాను కాని మేము ఛానెల్ రౌటింగ్ యొక్క ఉదాహరణను తీసుకున్నప్పుడు 2 వేర్వేరు లేయర్లలో వున్న పదాలను చూపించడానికి నేను 2 వేర్వేరు రంగులను ఉపయోగించానని మీరు గుర్తుంచుకుంటారు ఒక హారిజాంటల్ ఒక వర్టికల్ అవసరమైతే కొన్ని పాయింట్లు ను కనెక్ట్ చేయగలము కాబట్టి ఇది గ్లోబల్ మరియు అంటే దీని అర్థం డిటైల్ రూటింగ్ కాబట్టి తరువాత మనం దీనిని మరింత వివరంగా పరిశీలిస్తాము మరియు మనము చాలా ఉదాహరణల గురించి చూస్తాము ముఖ్యంగా క్లోకెడ్ రౌటింగ్ చాలా ముఖ్యమైనది ఇప్పుడు మీరు చూస్తే క్లాక్ ఒక ముఖ్యమైన సిగ్నల్ అన్ని చిప్స్ వ్యాప్తంగా అనేక సీక్వెన్షియల్ సర్క్యూట్ అంశాలు ఉన్నాయని చూడండి ఫ్లిప్ ఫ్లాప్ రిజిస్టర్లు కౌంటర్లు వాటికి అవసరమైన క్లాక్ మరియు సాధారణంగా క్లాక్ లు ఎడ్జ్ ఉన్నందున చాలా ఫ్లిప్ ఫ్లాప్ ఎడ్జ్ ల ద్వారా ప్రేరేపించబడుతుంది క్లాక్ సిగ్నల్ యొక్క వైవిధ్యం మరియు డిలే ఒక ఫ్లిప్ ఫ్లాప్కు మరొకదానితో పోల్చితే ఒక ఫ్లిప్ ఫ్లాప్ మరొకదాని కంటే ముందుగా మారవచ్చు కాబట్టి ఒక సర్క్యూట్లో ఇది తప్పు ఆపరేషన్లకు దారితీయవచ్చు అన్ని ఫ్లిప్ ఫ్లాప్లు కలిసి మారాలని అనుకుంటే మారడానికి డిలే జరుగుతుంది కాబట్టి ప్రతిపాదించబడిన అనేక పద్ధతులు ఉన్నాయి ఇవి క్లాక్ రౌటింగ్ను నిర్వహించడానికి మనము చర్చిస్తాము

కాబట్టి క్లాక్ మధ్యలో ఉత్పత్తి అవుతుంది మరియు H యొక్క టెర్మినల్స్ వద్ద ఉన్న పాయింట్లన్నీ క్లాక్ సిగ్నల్ లు నుండి పాయింట్లు తీసుకోబడతాయి ఇప్పుడు మీరు క్లాక్ జనరేటర్ నుండి ప్రతి టెర్మినల్ పాయింట్ వరకు చూస్తే మీరు కొలిస్తే ఇంటర్ కనెక్షన్ యొక్క పొడవు ఒకే విధంగా ఉంటుంది అంటే క్లాక్స్ డిలే ఈ పాయింట్లలో ప్రతిదానికి సమానంగా ఉంటుంది కానీ ఈ పద్ధతిలో ఉన్న ఇబ్బంది ఏమిటంటే సాధారణ లేఅవుట్లలో మీకు క్రమం తప్పకుండా ఉంచే క్లాక్ స్థానం లేదు అవి అప్రమత్తంగా మరియు యాదృచ్ఛికంగా ఉంటాయి ఈ H టైప్ లేఅవుట్లను చాలా చక్కగా అక్కడ లేఅవుట్ చేసే అవకాశం మీకు తరచుగా లభించదు మీరు అక్కడ చూడవచ్చు చాలా అవాంఛనీయ విషయాలు ఉన్నాయి కాబట్టి ఈ విషయాలన్నీ తరువాత ఉపన్యాసాలలో చూద్దాం కాబట్టి మనం ఈ రోజు ఈ ఉపన్యాసంతో ముగిద్దాం